స్వాగతం మనము క్వరీ ఆప్టిమైజేషన్ లో ఉన్న తదుపరి అంశంపై ప్రారంభిస్తాము మనము ఇంతకుముందు వేర్వేరు క్వరీ ప్రాసెసింగ్ అల్గారిథమ్ లను చూశాము ఒక నిర్దిష్ట క్వరీని ప్రాసెస్ చెయ్యటంకోసం అటువంటి విభిన్న అల్గోరిథంలు వాడవచ్చు ఈ క్వరీ ఆప్టిమైజేషన్ కోసం ఏ అల్గోరిథం వాడవచ్చు అనేదే చర్చనీయాంశం ఇప్పుడు క్వరీ ను అంచనా వేయడానికి వివిధ మార్గాలు ఉండవచ్చు వీటిని సమాన వ్యక్తీకరణలు అంటారు ఈ సమాన వ్యక్తీకరణలు ఎందుకు ఉండవచ్చో మొదట మనం అర్థం చేసుకోవాలి స్లైడ్ సమయం 0015 దగ్గర చూడండి ఆల్జీబ్రా పరిధిలో బహుళ వ్యక్తీకరణలు ఉండవచ్చు అవి సమానంగా ఉంటాయి నేను వాటికి ఒక ఉదాహరణ ఇవ్వబోతున్నాను సమానమైన అనే పదానికి అర్థం ఇన్పుట్ ఇచ్చాక ఒకదానికొకటి సమానంగా భావించే రెండు వ్యక్తీకరణలు ఒకే అవుట్పుట్ కు దారితీయాలి ఇన్పుట్ ఎలా ఉన్నా సాధ్యమయ్యే అన్ని ఇన్పుట్లకు అవుట్పుట్ ఒక్కటే ఉండాలి ఇక్కడ రెండు సమానమైన వ్యక్తీకరణలకు ఉదాహరణ చూద్దాం మొదట అకౌంట్ ఉందని అనుకుందాం అది డిపాజిటర్ తో జాయిన్ అయ్యింది ఇప్పుడు దాని ఫలితం ఇది తరువాత బ్రాంచ్ తో జాయిన్ అయ్యింది దాని ఫలితం తరువాత బ్రాంచ్ సిటీ ABC అనే σ ఫంక్షన్ ద్వారా వర్తించబడింది చివరగా ఇది కస్టమర్ పేరుకు వర్తించబడింది కాబట్టి ఈ వ్యక్తీకరణ ఏమి కనుగొనటానికి ప్రయత్నిస్తుంది ఇది ఏబీసీ నగరం లోని బ్రాంచ్ లో అకౌంట్ ఉన్న కస్టమర్స్ పేర్లు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇది ఇవాల్యుయేట్ చేయడానికి ఒక మార్గం ఇప్పుడు సమానమైన వ్యక్తీకరణ అంటే ఏమిటంటే అటువంటి వ్యక్తీకరణ చూపబడినప్పుడు దీనిని ఎక్సప్రెషన్ ట్రీ అంటారు అది చెప్పేది ఏమిటంటే మొదట ఒక అకౌంట్ మరియు డిపాజిటర్ యొక్క జాయిన్ ఏర్పడుతుంది దాని ఫలితం అప్పుడు బ్రాంచ్తో జాయిన్ అవుతుంది దాని ఫలితం నుండి బ్రాంచ్ సిటీ ఎంపిక జరుగుతోంది మరియు చివరకు ఈ విధము గా ప్రొజెక్షన్ జరుగుతోంది ఇలా గణన ముందుకు సాగుతుంది లేదా క్రమం లీఫ్ నుండి టాప్ కి వెళుతుంది ఇప్పుడు ఈ క్రింది పద్ధతిలో చేయగలిగే సమానమైన వ్యక్తీకరణ ఉంది దానిని వ్రాయడానికి ప్రయత్నిద్దాం ఒక బ్రాంచ్ లో σ B సిటీ పూర్తయి ఉందని అనుకుందాం ఆ తరువాత అకౌంట్ మరియు డిపాజిటర్లో జాయిన్ చేయబడి చివరకు కస్టమర్ పేరు ప్రోజెక్ట్ చేయబడుతుంది ఈ సమానత్వం ఎందుకు ఉంది కారణం ఏమిటంటే ఇక్కడ ఏమి చేసారో చూద్దాం ఇది జాయిన్ కంటే ముందుగా తీసుకువచ్చిన బ్రాంచ్ సిటీ వ్యక్తీకరణ యొక్క సెలెక్షన్ అంటే దీని అర్థం జాయిన్ కంటే ముందే కాబట్టి ఈ ఇవాల్యూయేషన్ ప్లాన్ ఇక్కడి నుండి ఇక్కడికి వెళుతుంది కాబట్టి జాయిన్ ముందే ఇది చేర్చండి ఇది ఎందుకు సమానం అంటే బ్రాంచ్ సిటీ అట్ట్రిబ్యూట్ బ్రాంచ్లో మాత్రమే ఉంటుంది కాబట్టి సరిగ్గా స్థిరంగా ఉన్నంతవరకు జాయిన్ కి ముందు లేదా తరువాత జాయిన్ అయిందా అనే పట్టింపు లేదు ఈ సెలెక్షన్ చివరిలో అవుట్పుట్ ని తీస్కోటం వల్ల దాని ప్రభావం ఏమిటి అనేది ఒకరు చూడవచ్చు ఇక్కడ వచ్చిన అవుట్పుట్ కంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ చాలా తక్కువ కాబట్టి ఈ జాయిన్ ఈ జాయిన్ కంటే చాలా వేగవంతము మరియు సమర్థవంతమైన జాయిన్ ఎందుకంటే ఇది కోర్సు యొక్క ఈ భాగం తో ఇంటర్ బ్రాంచ్ టేబుల్తో జతచేయబడింది అదే విధంగా ఇది ఇంటర్ బ్రాంచ్ టేబుల్తో జతచేయబడుతుంది అయితే ఇది ABC నగరంలో ఉన్న బ్రాంచెస్ తో మాత్రమే జతచేయబడుతుంది కాబట్టి ఇది చాలా వేగంగా ఉంటుంది ఈ క్వరీ ఆప్టిమైజేషన్ యొక్క మొత్తం ఆలోచన ఈ సమానమైన వ్యక్తీకరణలన్నింటినీ గుర్తించడం మరియు ఆ సమానమైన వ్యక్తీకరణలలో ఒకదాన్ని ఎంచుకున్నప్పుడు అది వేగంగా మరియు సమర్ధవంతంగా ఉండాలి ఈ రెండింటి మధ్య ఈ విషయం వేగంగా లేదా కనీసం అధ్వాన్నంగా ఉంటుంది అనేది స్పష్టంగా చూడవచ్చు కాబట్టి డేటాబేస్ ఇంజిన్ వాస్తవానికి ఈ పద్ధతిలో కాకుండా ఈ పద్ధతిలో ప్రశ్నను అంచనా వేస్తుంది కాబట్టి ఇది తప్పు ఈ సమానమైన వ్యక్తీకరణ తో పాటు ఇవాల్యూయేషన్ ప్లాన్ అనేది ఉన్నది ఈ సమానమైన వ్యక్తీకరణకు అదనంగా ఇవాల్యూయేషన్ ప్లాన్ వాడినచో ఏ అల్గోరిథం ఏ ఆపరేషన్ కి ఉపయోగ పడుతుందో తెలుస్తుంది ఉదాహరణకు ఇది నాచురల్ జాయిన్ ఇలా చేయటానికి ఐదు జాయిన్ అల్గోరిథంలు ఉన్నాయి వీటిలో ఏ అల్గోరిథం వాడాలో తెలిపేదే ఇవాల్యూయేషన్ ప్లాన్ కాబట్టి నేను అనుసరించే ఇవాల్యూయేషన్ ప్లాన్ యొక్క వ్యక్తీకరణ ఈ కింద విధముగా చూడవచ్చు మనం ఒక ఉదాహరణ వ్రాద్దాం ఇది బ్రాంచ్ అని అనుకుందాం ఇది అని అనుకుందాం ఈ సిగ్మా ఇండెక్స్ ఉపయోగించి జరుగుతుంది అప్పుడు అది జాయిన్ మరొక రిలేషన్ డిపాజిటర్ నుండి వేరొక సిగ్మా జరిగింది అని అనుకుందాం ఈ సిగ్మా లినియర్ స్కాన్ ఉపయోగించి జరిగిందని అనుకుందాం ఇప్పుడు ఈ జాయిన్ ని మెర్జ్ జాయిన్ అనుకుందాం మరొక జాయిన్ జరుగుతోంది ఇది హాష్ జాయిన్ అని అనుకుందాం ఎందుకంటే ఇది అకౌంట్ కానీ వేరొక దానితో గాని జరుగుతుంది ఇప్పుడు ఫైనల్ గా ప్రొజెక్షన్ ఉంది ఇందులో సింపుల్ గా డూప్లికేట్స్ ని కదిలించటమే ఎందుకంటే ఇందులో కొత్త డూప్లికేట్స్ ని చేయవచ్చు ఇప్పుడు ఇది పూర్తి ఇవాల్యూయేషన్ ప్లాన్ ఎందుకంటే ఈ ప్రతి ఆపరేషన్లో సంబంధిత అల్గోరిథం కూడా ప్రస్తావించబడింది కాబట్టి ఇవాల్యూయేషన్ ప్లాన్ అనేది సమానమైన వ్యక్తీకరణ కంటే కొంచెం విస్తృతమైనది ఆప్టిమైజేషన్ ప్లాన్ అంటే ఖర్చు ఆధారిత ఆప్టిమైజేషన్ ప్లాన్ చేయడమే కాబట్టి ఈ ఇవాల్యూయేషన్ ప్రతి ఒక్క ఖర్చు యొక్క అంచనాను మొదట తయారు చేస్తోంది అందులో నుండి తక్కువ ఖర్చుకు దారితీసే ఇవాల్యూయేషన్ ప్లాన్ ను అమలు చేస్తుంది ఇది కేవలం ఒక అంచనా అని గమనించండి వాస్తవానికి ఏమి జరుగుతుంది అంటే ఇంకా చాలా ఇవాల్యూయేషన్ ప్లాన్లు ఒక నిర్దిష్ట క్వరీ కి మెరుగైన రన్టైమ్ ఇచ్చేవి ఉన్నాయి కానీ అంచనాలు అది చెప్పలేకపోయాయి ఏది అయితే ఉత్తమ అంచనా అని ఇవ్వబడిందో దానినే డేటాబేస్ ఇంజిన్ అనుసరిస్తుంది సమానమైన వ్యక్తీకరణల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం రెండు రిలేషనల్ ఆల్జీబ్రా వ్యక్తీకరణలు సమానమైన వాటిగా ఎప్పుడు పరిగణించవచ్చంటే అవి ఒకే రకమైన ఇన్పుట్ కు ఒకే రకమైన ఔట్పుట్ ని గనుక ఉత్పత్తి చేస్తే ఇది సమాన నియమాల సెట్ ద్వారా పేర్కొనబడింది మనము అలాంటి అనేక నియమాలను పేర్కొంటాము మరియు ఇది ఏ వ్యక్తీకరణలు సమానమో తెలుపుతుంది ఒకసారి ఎక్స్ప్రెషన్ ట్రీ ఉత్పన్నం అవగానే ఈ సమాన నియమాలు వర్తించబడతాయి ఇక్కడ ఈ వ్యక్తీకరణలో మరొక ఎక్స్ప్రెషన్ ట్రీ ను ఉత్పత్తి చేయడానికి ఈక్వలెన్స్ ఎక్స్ప్రెషన్ నియమం వర్తించబడుతుంది ఇలా ఇది అన్ని వ్యక్తీకరణలు మరియు అన్ని సమానమైన వ్యక్తీకరణలు ఖాళీ అయ్యేవరకు కొనసాగుతుంది ఇప్పుడు ఇది జెనెరేట్ చేయబడిన అన్ని ఎక్స్ప్రెషన్ ట్రీ ల మొత్తం సెట్ జనరేషన్ మెకానిజం ఆధారంగా ఇవన్నీ ఈక్వలెంట్ ఎక్స్ప్రెషన్ ట్రీలు గా ఉండబోతున్నాయని మనం చెప్పగలం ఎందుకంటే ఈ ట్రీ లోని ఎక్స్ప్రెషన్1 ఆ ట్రీ లలోని ఎక్స్ప్రెషన్2 కి ఈక్వివలెంట్ అని సమాన నియమాలు చెబుతున్నాయి అంటే ఈ రెండు ట్రీ లు సమానమైనవి ఇప్పుడు సమాన నియమాలు ఏమిటో చూద్దాం మొదటి సమాన నియమం ఏమిటంటే సెట్లో రెండు షరతులు ఉంటే రెండు షరతులను ఒకదాని తరువాత ఒకటి వర్తింపజేయడం చేయడం లాంటిది ఇది అర్థం చేసుకోవడం సులభం ఈ రెండిటి క్రమాన్ని మార్చడం ద్వారా అదే చేయవచ్చు ఎందుకంటే ఆర్డర్ పట్టింపు లేదు ఇది మొదటి సమాన నియమం రెండవ సమాన నియమం ఏమిటంటే ప్రొజెక్షన్ ల శ్రేణి Π ఉందని అనుకుందాం ఫైనల్ గా ఇది ఇది చివరి ప్రొజెక్షన్ చేయటానికి సమానం వాస్తవానికి ఈ రెండూ జరగాలంటే L1 అనేది L2 యొక్క ఉపసమితి మరియు L2 Ln యొక్క ఉపసమితిగా ఉండాలి కానీ ఈ ప్రొజెక్షన్లన్నీ చేస్తే అది అర్ధవంతం కాదు కాబట్టి తుది ప్రొజెక్షన్ చేయవచ్చు అది సమానమైన నియమాన్ని చేస్తుంది ఉందని అనుకుందాం ఆపై సిగ్మా ఒక షరతును అంచనా వేస్తుంది ఇప్పుడు ఇది జాయిన్ కి నిర్వచనం కాబట్టి ఇది కేవలం E2 తో E1 జాయిన్ అవ్వటం కార్టీసియన్ ప్రోడక్ట్ తరువాత సెలక్షన్ జరిగితే అది జాయిన్ కి సమానం ఈ జాయిన్ ఉపయోగించి ఇంకా ఎక్కువ చేయవచ్చు జాయిన్ కండిషన్ ఉందని అనుకుందాం ఆపై యొక్క సెలక్షన్ జరిగితే అది మరియు లను జాయిన్ చేయటానికి సమానం నేను ఈ సమానమైన వ్యక్తీకరణలను వ్రాస్తున్నప్పుడల్లా అవన్నీ సరైనవి కాగలవని నమ్మకం తో మీరు అనుసరించవచ్చు అలాగే అవసరం అనుకుంటే మీరు ప్రూవ్ చేయటానికి ప్రయత్నించవచ్చు తదుపరిది మీరు జాయిన్ కి ఎలా వ్రాస్తారు అది ఎడమ వైపున ఉన్నప్పటికీ అది పట్టింపు లేదు కాబట్టి ఇది సింపుల్ గా ఏ అంతే ఇది అర్థం చేసుకోవడం సులభం ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది జాయిన్ మరియు చివరకు అది E3 తో జాయిన్ అయ్యింది ఇది మొదట E2 మరియు E3 లను జాయిన్ చేసి ఆ తరువాత E1 తో జాయిన్ చేయటం వంటిది ఇప్పుడు ఇందులో కొన్ని అసంప్షన్స్ ఉన్నాయి E2 మరియు E3 పై నేచురల్ జాయిన్ జరుగుతుంది కాబట్టి E2 మరియు E3 లు ఆట్రిబ్యూట్స్ ను పంచుకుంటాయి తద్వారా నేచురల్ జాయిన్ నిర్వహించబడుతుంది అదేవిధంగా E1 మరియు E2 కూడా E2 తప్పనిసరిగా E1 మరియు E3 రెండింటితో ఆట్రిబ్యూట్స్ ను పంచుకునే సెంట్రల్ రిలేషన్ కాబట్టి మొదట ఏ నేచురల్ జాయిన్ జరుగుతుంది అనే పట్టింపు లేదు E2 మొదట E1 తో తరువాత E3 తో వెళ్ళవచ్చు లేదా అది మొదట E3 తో తరువాత E1 తో వెళ్ళవచ్చు ఇలాంటి నియమమే కార్టెసియన్ ప్రోడక్ట్ కి ఉంది ఇది అర్థం చేసుకోవడం సులభం పరిపూర్ణత కోసం నేను దానిని వ్రాస్తాను ఏ కార్టెసియన్ ప్రోడక్ట్ మొదట జరుగుతుంది అనేది పట్టింపు లేదు